రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోర్సుకు స్వాగతం మనము కొంత ప్రాథమిక పరిచయంతో ప్రారంభిస్తాము మరియు తరువాత మనము ఈ అంశం పై నిర్మిస్తాము వాస్తవ రియల్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఉపయోగించడం ఈ కోర్సులో భాగం కాదు ఇది రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ సమస్యలతో ప్రారంభించడానికి ఒక అవలోకనం నేపథ్యాన్ని ఇస్తుంది అన్నింటిలో మొదటగా తలెత్తే ప్రశ్నలు రియల్ టైమ్ సిస్టమ్ అంటే ఏమిటి అలాగే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్ నుండి ఎలా భిన్నంగా ఉంటుంది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క లక్షణాలు ఏమిటి ప్రమాణాలు ఏమిటి మరియు అందుబాటులో ఉన్న వాణిజ్య ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమిటి ఈ కోర్సు యొక్క ప్రణాళిక ఏమిటంటే మొదటి ఉపన్యాసంలో మనము ఒక ప్రాథమిక పరిచయంతో ప్రారంభిస్తాము మరియు తరువాత మనము టాస్క్ షెడ్యూలింగ్ యొక్క కొన్ని ప్రాథమికాలను చూస్తాము మనము ఈ కోర్సులో ముందుకు వెళుతున్నప్పుడు రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్లోని ప్రధాన సమస్యలలో ఒకటి టాస్క్ షెడ్యూలింగ్ అని మనం చూస్తాము మనము వేర్వేరు పరిస్థితులలో ఉపయోగించే వివిధ రకాల టాస్క్ షెడ్యూలర్లను పరిశీలిస్తాము ఉదాహరణకు సైక్లిక్ ఎగ్జిక్యూటివ్స్ రేట్ మోనోటోనిక్ అల్గోరిథం మరియు ఎర్లీఎస్ట్ డెడ్లైన్ ఫస్ట్ అల్గోరిథం అప్లికేషన్కి విరుద్ధంగా ఉన్నందున రియల్ టైమ్ అప్లికేషన్ లో వనరుల భాగస్వామ్యాన్ని ఎలా సమర్థవంతంగా సాధించవచ్చో చూద్దాం ఇక్కడ సెమాఫోర్ ఉపయోగించడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి మనము సమస్యను విశ్లేషించి మరియు పరిష్కారాలను చూస్తాము మరియు మనము మల్టీప్రాసెసర్లో రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఎలా ఉపయోగిస్తామో చూద్దాం ఈ రోజుల్లో మల్టీప్రాసెసర్లు సాధారణంగా ఉంటున్నాయి డెస్క్టాప్లు మరియు ఎంబెడెడ్ పరికరాల్లో కూడా మల్టీప్రాసెసర్లు ఉన్నాయి ఆపై మనము POSIX రియల్ టైమ్ స్టాండర్డ్ మరియు కొన్ని వాణిజ్య రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ను పరిశీలిస్తాము నేను వ్రాసిన పాఠ్యపుస్తకాన్ని కొన్నిసార్లు ఉపయోగిస్తాము అంటే పియర్సన్ ప్రెస్ చేత రియల్ టైమ్ సిస్టమ్స్ థియరీ అండ్ ప్రాక్టీస్ మరియు మనము దీనిని Jane Liu రియల్ టైమ్ సిస్టమ్స్ తో భర్తీ చేస్తాము మళ్ళీ పియర్సన్ మరియు మనము Krishna మరియు Shin రియల్ టైమ్ సిస్టమ్స్ McGraw Hillను కూడా సూచిస్తాము మొదటి ప్రశ్న ఏమిటంటే రియల్ టైమ్ అంటే ఏమిటి సరళమైన పదం లో రియల్ టైమ్ అనేది భౌతిక క్లాక్ ఉపయోగించి కొలవబడిన టైమ్ యొక్క పరిమాణాత్మక భావన అని చెప్పగలను కాని అప్పుడు మనకు కలిగే ప్రశ్న ఏమిటంటే ఇది టైమ్ అయితే కాబట్టి టైమ్ తో వ్యవహరించేటప్పుడు ఇది ఇతర సిస్టమ్ ల నుండి ఎలా భిన్నంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం రియల్ టైమ్ పరిస్థితిలో భౌతిక క్లాక్ని ఉపయోగించి టైమ్ ని స్పష్టంగా కొలుస్తాము ఆపై టైమ్ పరిమితులు నెరవేర్చకపోతే సిస్టమ్ విఫలమైందని మనము చెప్తాము రియల్ టైమ్ సిస్టమ్ కు ఉదాహరణ ఇవ్వడానికి ఒక రసాయన రియాక్టర్లో ఉష్ణోగ్రత 500 డిగ్రీలు దాటితే శీతలకరణి షవర్ను 100 మిల్లీసెకన్లలోపు ఆపాలి ఇక్కడ ఒకసారి ఉష్ణోగ్రత 500 డిగ్రీలు దాటితే మనం భౌతిక క్లాక్ని అమర్చాలి ఆపై శీతలకరణి షవర్ వాస్తవానికి 100 మిల్లీసెకన్లలోకి వస్తుందో లేదో తనిఖీ చేయాలి లేకపోతే సిస్టమ్ విఫలమైనదిగా పరిగణించబడుతుంది సాంప్రదాయ పద్ధతిలో దీనికి విరుద్ధంగా మనకు టైమ్ యొక్క గుణాత్మక భావన ఉంది సాంప్రదాయిక నాన్ రియల్ టైమ్ సిస్టమ్లో మనం ముందు తరువాత కొంతకాలం చివరికి వంటి పదాలను ఉపయోగిస్తాము ఉదాహరణకు ఒక గ్రంథాలయంలో ఒక సభ్యుడు పుస్తకాన్ని జారీ చేయడానికి ముందు పుస్తక రికార్డులు సృష్టించబడి ఉండాలి పుస్తకం తప్పనిసరిగా సేకరించబడి సిస్టమ్ యొక్క లైబ్రరీలో నమోదు చేయబడిందని మనము అనవచ్చు ఇక్కడ మనం చెబుతున్నది సభ్యుడు పుస్తకాన్ని జారీ చేయడానికి ముందు పుస్తకం తప్పనిసరిగా సిస్టమ్ లోకి ప్రవేశించి ఉండాలి కానీ అది ఎప్పుడు ఎంటర్ చేయబడిందో పేర్కొనబడలేదు ఇది మునుపటి టైమ్ యొక్క స్పష్టమైన భావనను నమోదు చేసి ఉండవచ్చు మనము టైమ్ యొక్క గుణాత్మక భావనను ఉపయోగిస్తాము ప్రతి రియల్ టైమ్ సిస్టమ్లో మనకు ఈవెంట్లు జరుగుతుంటాయి మరియు కొంతకాలం ముందు చర్య తీసుకోవాలి కాబట్టి మనము ఈవెంట్ కు టైమ్ కంస్ట్రయిన్డ్ రెస్పాన్స్ అని పిలుస్తాము మరియు తరచుగా ఈ సిస్టమ్లు పొందుపరచబడతాయి మరియు భద్రత క్లిష్టమైనవి ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏమిటి మరియు భద్రతా క్లిష్టమైన సిస్టమ్ అంటే ఏమిటో మనం చూస్తాము ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ప్రాసెసర్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ సిస్టమ్లో భాగం మరియు ఇది సిస్టమ్ను నియంత్రిస్తుంది కంప్యూటర్ సిస్టమ్ భౌతిక వ్యవస్థలో పొందుపరచబడింది ఎంబెడెడ్ సిస్టమ్స్కు చాలా ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణకు రోబోట్ లేదా ఎలక్ట్రానిక్ బొమ్మ లేదా న్యూక్లియర్ రియాక్టర్ లేదా ఆటోమొబైల్లో ఇంధన ఇంజెక్షన్ లేదా ఉష్ణోగ్రత వంటి పర్యావరణ నియంత్రణను నియంత్రించే ఎంబెడెడ్ ప్రాసెసర్లు ఉన్నాయి మన చుట్టూ అనేక ఎంబెడెడ్ కంప్యూటర్లు ఉన్నాయి రియల్ టైమ్ సిస్టమ్స్లో ఎక్కువ భాగం ఎంబెడెడ్ సిస్టమ్స్ వాస్తవానికి పొందుపరచబడని రియల్ టైమ్ సిస్టమ్లు ఉన్నాయి ఉదాహరణకు విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లో వచ్చే విమానానికి ప్రతిస్పందించేది ఎంబెడెడ్ సిస్టమ్ కాదు రియల్ టైమ్ సిస్టమ్స్ లో ఎక్కువ భాగం ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటాయి కాని ఈ రేఖాచిత్రంలో చూపిన విధంగా అన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ రియల్ టైమ్ సిస్టమ్స్ కాదు వీటిలో చాలా వరకు భద్రత క్లిష్టమైనవి అంటే ఒక వేళ సిస్టమ్ లో వైఫల్యం జరిగితే అది ఆర్థిక లేదా భౌతిక నష్టాన్ని కలిగిస్తుంది ఉదాహరణకు అణు రియాక్టర్ కు ఏదైనా వైఫల్యం ఉంటే అది ప్రాణ ఆస్తి నష్టం మరియు వంటి తీవ్రమైన విపత్తులను కలిగిస్తుంది ఇప్పుడు తదుపరి ప్రశ్న ఏమిటంటే రియల్ టైమ్ సిస్టమ్స్లో రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పాత్ర ఏమిటి రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క ప్రాధమిక ఉద్దేశ్యం టాస్క్లను వారి డెడ్ లైన్ కు అనుగుణంగా సహాయం చేయడం తదుపరి ప్రశ్న ఏమిటంటే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ వారి డెడ్ లైన్ ను తీర్చడానికి టాస్క్ల కి ఎలా సహాయపడుతుంది దానికి సమాధానం ఏమిటంటే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ టాస్క్స్ షెడ్యూలర్ను కలిగి ఉన్నాయి ఇది రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అప్లికేషన్ డెడ్ లైన్ లను తీర్చడానికి ఉపయోగించే ప్రాథమిక విధానం టాస్క్స్ షెడ్యూలర్ టాస్క్లు డెడ్ లైన్ కు అనుగుణంగా ఎలా నిర్ధారిస్తాయో చూద్దాం ఇది వర్తించే విభిన్న పద్ధతులు ఏమిటి మరియు ప్రోగ్రామర్ క్లిష్టమైన టాస్క్లను నిర్దేశించినప్పుడు మరియు ప్రోగ్రామ్లో టాస్క్ వివరణలను ఇచ్చినప్పుడు మరియు ఈ టాస్క్లు డెడ్ లైన్ ను తీర్చడం చాలా కీలకం అప్పుడు వివిధ ఈవెంట్ లు జరుగుతూనే ఉన్నందున అప్లికేషన్ దాని డెడ్ లైన్ ను తీర్చడానికి రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా జాగ్రత్త తీసుకుంటుంది గత రెండు దశాబ్దాలుగా ఎంబెడెడ్ అప్లికేషన్లు నిజంగా చాలా వరకు పెరిగాయి ఇప్పుడు ఎంబెడెడ్ అప్లికేషన్లు సాంప్రదాయ కంప్యూటర్ల కంటే చాలా ఎక్కువ ఉదాహరణకు ఒక ఇంటిలో మనము కేవలం ఒక కంప్యూటర్ను కలిగి ఉండవచ్చు లేదా ఏ కంప్యూటర్ ఉండకపోవచ్చు కానీ దాదాపు ప్రతి ఇల్లు డజన్ల కొద్దీ ఎంబెడెడ్ సిస్టమ్లతో వ్యవహరిస్తుంది ఉదాహరణకు మైక్రోవేవ్ ఓవెన్ ఎలక్ట్రానిక్ బొమ్మ టెలిఫోన్ రిసీవర్ టెలివిజన్ కంట్రోలర్ రిమోట్ కంట్రోలర్ మొదలైనవి అకస్మాత్తుగా గత 20 ఏళ్లలో ఎందుకు రియల్ టైమ్ అప్లికేషన్ లలో ఇంత పెద్ద పెరుగుదల ఉంది మొదటి విషయం ఏమిటంటే కంప్యూటర్ల ధరలు నిజంగా పడిపోయాయి ప్రాసెసర్లు మెమరీ మొదలైనవి చాలా చౌకగా మారాయి ఇంటర్నెట్ వచ్చింది మరియు వివిధ కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించడానికి విపరీతమైన సౌలభ్యం ఉంది మరియు ప్రాసెసర్లు మరియు మెమరీ యొక్క విద్యుత్ వినియోగం బాగా తగ్గింది అంతకుముందు కంప్యూటర్లు చాలా విద్యుత్ ని ఉపయోగిస్తున్నాయి బ్యాటరీతో పనిచేసే కంప్యూటర్ చాలా దూరం పొందలేదు కానీ ఇప్పుడు ఎంబెడెడ్ ప్రాసెసర్ బ్యాటరీపై నెలలు లేదా సంవత్సరాలు పనిచేయవచ్చు కంప్యూటర్ల పరిమాణం మరియు మెమరీ తగ్గిపోయాయి మరియు అవి చాలా చిన్న రియల్ టైమ్ అప్లికేషన్లలో ఉపయోగించటానికి వీలు కల్పించాయి ఉదాహరణకు ఒక కంప్యూటర్ మౌస్ దాని ప్రాసెసర్ మరియు సాఫ్ట్వేర్ దాదాపు కనిపించనిది ఇంత చిన్న ప్రాసెసర్ మరియు దానితో కూడిన సాఫ్ట్వేర్ మెమరీ ఎలా వస్తాయో మనం నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది మరియు మొదలైనవి కంప్యూటర్ మౌస్ వంటి చిన్న పరికరంలో ఉన్నాయి ఆపై ప్రాసెసింగ్ శక్తి విపరీతంగా పెరిగింది మరియు ఇవి చాలా నమ్మదగినవిగా మారాయి ఇంతకు ముందు హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ విశ్వసనీయత ప్రశ్నార్థకం తరచుగా హార్డ్వేర్ మూసివేయబడుతుంది మరియు సాఫ్ట్వేర్ బగ్లు వైఫల్యాలు మరియు మరెన్నో ఎదుర్కొనేది కాని ఇప్పుడు అవి చాలా రోజువారీ అప్లికేషన్లలో ఉపయోగించబడటానికి చాలా నమ్మదగినవిగా మారాయి మనము రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ను చూసే ముందు ఈ ఎంబెడెడ్ అప్లికేషన్ల యొక్క లక్షణాలను చూద్దాం ఎందుకంటే ఇవి రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క ప్రధాన అప్లికేషన్ ఏరియాలో ఒకటి వీటిలో కొన్ని లక్షణాలు మనకు తెలిస్తే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎదుర్కోవాల్సిన సమస్యలను అభినందించడం మనకు సులభం అవుతుంది కాబట్టి ఒక విషయం ఏమిటంటే ఎంబెడెడ్ సిస్టమ్ లో కంప్యూటర్ భౌతిక సిస్టమ్ లో పొందుపరచబడింది మరియు బాహ్య ఇన్పుట్ ఇన్పుట్ ఈవెంట్స్ ఉన్నాయి ఇది అవుట్పుట్ ఈవెంట్ ను ప్రాసెస్ చేస్తుంది మరియు ఉత్పత్తి చేస్తుంది మరియు అది మళ్ళీ ఇన్పుట్ ప్రాసెసర్కు తిరిగి ఇవ్వబడుతుంది చాలా సరళమైన ఉదాహరణ ఆటోమొబైల్ ఎయిర్బ్యాగ్ సిస్టమ్ కావచ్చు కాబట్టి క్రాష్ జరిగినప్పుడల్లా మోషన్ సెన్సార్లు తాకిడిని గుర్తించి మరియు సిస్టమ్ పది మిల్లీసెకన్లు లేదా అంతకంటే తక్కువ లోపల ఎయిర్బ్యాగ్ను అమర్చడం ద్వారా స్పందించాల్సిన అవసరం ఉంది లేకపోతే సిస్టమ్ విఫలమైందని మనము పరిశీలిస్తాము కాబట్టి ఇక్కడ ఈ ఎయిర్బ్యాగ్ సిస్టమ్ లోపల ఒక కంప్యూటర్ ఉంది ఇది ఈవెంట్ లను నిరంతరం పర్యవేక్షిస్తుంది మరియు మోషన్ సెన్సార్ తాకిడి ఉందని సూచించిన వెంటనే కంప్యూటర్ ఎయిర్బ్యాగ్ను 10 మిల్లీసెకన్లు లేదా అంతకంటే తక్కువ లోపల అమర్చడానికి పనిచేస్తుంది కాబట్టి సమయ పరిమితి ఉంది మరియు చర్య కూడా కంప్యూటర్ ఇది సిస్టమ్ లో ఒక భాగం మరియు ఇది వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తుంది ఇప్పుడు రెండవ ప్రశ్న ఏమిటంటే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకు తెలిసిన సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్ నుండి ఎలా భిన్నంగా ఉంటుంది మొదటి విషయం ఏమిటంటే అది ఏదో ఒక విధంగా టాస్క్లను వారి డెడ్ లైన్ కు అనుగుణంగా ఉండాలి లేకపోతే సిస్టమ్ విఫలమవుతుంది మరియు ప్రతిస్పందన ఆలస్యం అయినా కూడా సిస్టమ్ విఫలమవుతుంది మరోవైపు జనరల్ పర్పస్ ఆపరేటింగ్ సిస్టమ్లో ప్రతిస్పందన సమయాన్ని తగ్గించడం మరియు ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్కు సరసతను నిర్ధారించడం ఆపరేటింగ్ సిస్టమ్స్ లక్ష్యం దీని ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే ఇది ఆదేశాలకు ఎంత వేగంగా స్పందించగలదో టాస్క్ లను పూర్తి చేయగలదు టర్నరౌండ్ టైమ్ మరియు అదే సమయంలో ఇది సరసతను నిర్ధారిస్తుంది అయితే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్లో మనము రెస్పాన్స్ టైమ్ ను నిజంగా తగ్గించలేము వేర్వేరు టాస్క్లు వారి డెడ్ లైన్ కు అనుగుణంగా ఉన్నంత వరకు రియల్ టైమ్ సిస్టమ్ దాని లక్ష్యాన్ని సాధించినట్లే ఎందుకంటే టాస్క్లను చాలా వేగంగా పూర్తి చేయడంలో అర్థం లేదు ఇది లక్ష్యం కాదు ఒక వేళ డెడ్ లైన్ 100 మిల్లీసెకన్లు ఉంటే అది 100 మిల్లీసెకన్లలో పూర్తి కావాలి మరియు 1 మిల్లీసెకన్లో పూర్తి చేసినా ప్రతిఫలం ఉండదు కాబట్టి అన్ని టాస్క్లు వాటి డెడ్ లైన్ కు అనుగుణంగా ఉండాలి మరియు ఈ ప్రాసెస్ లో సరసతకు హామీ ఇవ్వలేమని మనము చూస్తాము కాబట్టి కొన్ని టాస్క్లు ఆలస్యం కావచ్చు కానీ మొత్తంమీద టాస్క్ డెడ్ లైన్ తీర్చబడుతుంది రియల్ టైమ్ సిస్టమ్ యొక్క లక్షణాలు ఏమిటంటే కనీసం ఒక టాస్క్లో కొంత రియల్ టైమమ్ పరిమితులు ఉండాలి ఫలితం లాజికల్ గా సరైనదిగా ఉండాలి మరియు నిర్ణీత సమయంలో ఉత్పత్తి చేయాలి లేకపోతే సిస్టమ్ విఫలమైంది అని పరిగణించబడుతుంది కానీ అప్పుడు మీ మనస్సులో ఒక ప్రశ్న ఉంది అది ఎంబెడెడ్ సిస్టమ్స్ నిజంగా చిన్నవి మరియు చాలా తక్కువ ప్రాసెసింగ్ శక్తి చిన్న మెమరీని కలిగి ఉన్నాయని ఆ పై మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు అవసరం మనము ప్రోగ్రామింగ్ను వ్రాయలేమా తద్వారా ఇది ఈవెంట్ను పర్యవేక్షిస్తుంది మరియు ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా స్పందిస్తుంది చాలా సరళమైన ఎంబెడెడ్ అప్లికేషన్ ల కోసం ఎయిర్ కండీషనర్ తీసుకోండి టాస్క్ చాలా సులభం ఇది ఉష్ణోగ్రతను పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది మరియు ఉష్ణోగ్రత పెరిగిన వెంటనే అది ACని ఆన్ చేస్తుంది మరియు ఉష్ణోగ్రత అవసరమైన స్థాయికి పడిపోతున్నప్పుడు అది మళ్ళీ మోటారును మారుస్తుంది కాబట్టి ఇది చాలా సులభమైన టాస్క్ మరియు మనకు నిజంగా ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం లేదు టాస్క్లలో బహుళ టాస్క్లు సింక్రొనైజేషన్ ఉంటే అప్పుడు మనం మెమరీ డిమాండ్ చేసే టాస్క్లు ఫైల్లో డేటా స్టోరేజ్ నెట్వర్కింగ్గ్రాఫిక్స్ డిస్ప్లేలు విస్తృత శ్రేణి IO పరికరాల మధ్య ఇంటర్ఫేసింగ్ IO అప్లికేషన్ల బఫరింగ్ సెక్యూరిటీ విద్యుత్ నిర్వహణ మొదలైనవి మనం నిర్వహించాలి ఈ టాస్క్లు రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఉపయోగించి సులభంగా చేయబడతాయి కాబట్టి ప్రోగ్రామ్ ఇవన్నీ చేయవలసి వస్తే ప్రోగ్రామ్ చాలా పెద్దది సమయం తీసుకుంటుంది మరియు వ్రాయడానికి ఖరీదైనది అవుతుంది ఎంబెడెడ్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించబడే ఒక ఉదాహరణ స్మార్ట్ ఫోన్ దాని ఆపరేటింగ్ సిస్టమ్లో అనేక మిలియన్ లైన్ల కోడ్లు ఉన్నాయి మరియు చాలా పెద్దవి మరియు ఇప్పుడు అప్లికేషన్ డెవలపర్ ఆపరేటింగ్ సిస్టమ్ చేసే సంకేతాల సంఖ్యను వ్రాయవలసి వస్తే ప్రాజెక్టులు పూర్తి కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది మరియు ఇది చాలా ఖరీదైనది అవుతుంది మరోవైపు మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే ఎంబెడెడ్ పరికరాలకు లైసెన్స్ ఫీజు చాలా తక్కువ సుమారు 100 రూపాయలు కావచ్చు డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్లు అనేక వేల రూపాయలలో ఖరీదైనవి అయినప్పటికీ ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఇది 100 రూపాయలు లేదా 50 రూపాయలు కావచ్చు లేదా చాలా సరళమైనవి కూడా కేవలం 10 రూపాయలు మాత్రమే కావచ్చు కాబట్టి ఈ ఆపరేటింగ్ సిస్టమ్లు మద్దతిచ్చే లక్షణాలను నిజంగా అభివృద్ధి చేయకుండా ఎంబెడెడ్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఉపయోగించడం అర్ధమే కానీ మీరు చెబుతున్నట్లు చాలా సరళమైన సిస్టమ్ ల కోసం మనకు ఒకే టాస్క్ ఉంది మరియు చాలా మెమరీ అవసరం లేకుండానే ఈ చాలా సులభమైన టాస్క్ని చేయవచ్చు మరియు అవి ఆపరేటింగ్ సిస్టమ్ను ఉపయోగించకపోవచ్చు కానీ ఇక్కడ నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను ఎయిర్ కండీషనర్ లేదా ఉష్ణోగ్రత నియంత్రిక కానీ చాలా ఎంబెడెడ్ పరికరాలు మరింత క్లిష్టంగా మరియు అధునాతనమవుతున్నాయి మరియు అందువల్ల వాటికి ఎంబెడెడ్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం ఇప్పుడు తదుపరి ప్రశ్న ఏమిటంటే వివిధ రకాలైన రియల్ టైమ్ సిస్టమ్ లు ఏమిటి మరియు ఈ రియల్ టైమ్ సిస్టమ్ లు సాంప్రదాయ సిస్టమ్ నుండి ఎలా భిన్నంగా ఉంటాయి రియల్ టైమ్ సిస్టమ్ లో టాస్క్లు వాటితో అనుబంధించబడిన డెడ్ లైన్ లను కలిగి ఉన్నాయని మనము ఇప్పటికే చెప్పాము ఈ రియల్ టైమ్ సిస్టమ్స్లో కూడా మనం మూడు అంటే హార్డ్ రియల్ టైమ్ సిస్టమ్ సాఫ్ట్ రియల్ టైమ్ సిస్టమ్ మరియు ఫర్మ్ రియల్ టైమ్ సిస్టమ్ మధ్య తేడాను గుర్తించగలము కాబట్టి మనము ఈ మూడింటిని ఒక టాస్క్ యొక్క పర్యవసానాల ఆధారంగా వేరు చేస్తాము మరియు దాని డెడ్ లైన్ ను తీర్చడానికి ప్రమాణాల పై కాదు ఈ మూడు సిస్టమ్ లను చూడటం ద్వారా టాస్క్ దాని డెడ్ లైన్ ను చేరుకోకపోవడం వల్ల కలిగే పరిణామాల గురించి అర్థం అవుతుంది మొదట హార్డ్ రియల్ టైమ్ సిస్టమ్ లో ఒక టాస్క్ కి డెడ్ లైన్ తీర్చకపోతే సిస్టమ్ విఫలమైందని మనము చెబుతాము ఒకసారి ఒక ఈవెంట్ సంభవించిన తర్వాత నిర్ణీత సమయానికి ముందే అవసరమైన ప్రతిస్పందనను పొందలేము అప్పుడు సిస్టమ్ విఫలమైందని మనము చెబుతాము హార్డ్ రియల్ టైమ్ సిస్టమ్ యొక్క మరొక లక్షణం ఏమిటంటే మనము టాస్క్ కి ఇచ్చే సమయ పరిమితులు మైక్రో సెకన్లు లేదా మిల్లీసెకన్ల పరిధిలో ఉంటాయి మరియు ఇవి సాధారణంగా సెకన్లు లేదా గంటలు నిమిషాలు సూక్ష్మ మరియు మిల్లీసెకన్ల పరిధిలో ఉండవు చాలా హార్డ్ రియల్ టైమ్ సిస్టమ్స్ భద్రత క్లిష్టమైనవి ఉదాహరణకు పారిశ్రామిక నియంత్రణ అప్లికేషన్ లు ఆన్ బోర్డు కంప్యూటర్లు రోబోలు మొదలైనవి ఫర్మ్ రియల్ టైమ్ సిస్టమ్లో దీనికి విరుద్ధంగా డెడ్ లైన్ తీర్చకపోతే సిస్టమ్ విఫలమవ్వదు సిస్టమ్ ఆలస్యంగా ఉత్పత్తి అయ్యే ఫలితాన్ని విస్మరిస్తుంది ఫర్మ్ రియల్ టైమ్ సిస్టమ్ యొక్క ఉదాహరణ వీడియో కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్ కమ్యూనికేషన్ డేటా ఫ్రేమ్ ఆలస్యంగా వస్తే అది ప్రదర్శించే ముందు అన్ని ఫ్రేమ్లను పొందడం ఆపివేస్తే అది విస్మరించబడుతుంది అప్పుడు మీరు ఫ్లికర్ చూస్తారు మరియు అది అసహ్యంగా ఉంటుంది కాబట్టి లేట్ ఫ్రేమ్ విస్మరించబడుతుంది మరికొన్ని టెలిమెట్రీ అప్లికేషన్లు ఉపగ్రహ ఆధారిత నిఘా అప్లికేషన్లు మరియు మొదలైనవి మరోవైపు సాఫ్ట్ రియల్ టైమ్ సిస్టమ్లో డెడ్ లైన్ తప్పిపోతే సిస్టమ్ విఫలం కాదు ఇక్కడ ఫలితం తక్కువ విలువైనదిగా మారుతుంది మరియు పెద్ద సంఖ్యలో డెడ్ లైన్ విఫలమైతే సిస్టమ్ పనితీరు క్షీణించిందని మనము చెప్పగలం ఈ రేఖా చిత్రం చూపినట్లుగా డెడ్ లైన్ లోగా ఫలితం ఉత్పత్తి అయినంత వరకు యుటిలిటీ 100 శాతం ఉంటుంది కానీ డెడ్ లైన్ తర్వాత ఉత్పత్తి చేస్తే అప్పుడు యుటిలిటీ క్రమంగా తగ్గుతుంది రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ వెబ్ బ్రౌజింగ్ మరియు అన్ని ఇంటరాక్టివ్ అప్లికేషన్లు దీనికి ఉదాహరణలు ఇక్కడ ఫలితం 20 సెకన్లు లేదా 30 సెకన్లు వంటి కొద్ది సెకన్లలో ఉత్పత్తి అవుతుందని మనము ఆశిస్తున్నాము మరియు అప్పుడు మనము సిస్టమ్ బాగా పని చేస్తోందని మనం చెబుతాము ఇది ఒక వేళ చాలా నిమిషాలు తీసుకుంటే పనితీరు క్షీణించిందని మనము చెప్తాము ధన్యవాదాలు